మనము ఎలక్ట్రికల్ మరియు మాగ్నెటిక్ సర్క్యూట్ల మధ్య పోలిక గురించి మాట్లాడాము మరియు మనము B H సంబంధంతో ప్రారంభించాము మనము వాస్తవానికి BA Nil అని చెప్పాము కాబట్టి నేను ఇది A అని చెప్తాను దీనిని A అని వ్రాయగలను నన్ను దీనిని A అని వ్రాయనివ్వండి నేను దీనిని అని వ్రాయగలను దాని నుండి నేను దీనిని Ni అని వ్రాయగలను ఇది రిలక్టన్స్ అని పిలువబడుతుంది ఇది ఎలక్ట్రిక్ సర్క్యూట్ విషయంలో రెసిస్టన్స్ కు సమానమైనది నేను ఒక వోల్టేజ్ సోర్స్ ద్వారా ఉత్తేజితమైన ఎలక్ట్రిక్ సర్క్యూట్ కలిగి ఉంటే నేను వాస్తవానికి ఎలక్ట్రిక్ సర్క్యూట్ ద్వారా ప్రవహించే కరెంట్ను కలిగి ఉండబోతున్నాను వాస్తవానికి రెసిస్టన్స్ ఎక్కువగా ఉంటే ఇది తక్కువగా ఉంటుంది మరియు రెసిస్టన్స్ తక్కువ ఉంటే అది ఎక్కువగా ఉంటుంది నేను దానిని ఆ విధంగా కలిగి ఉంటాను నేను Ni చేసిన విధంలో ఏదో తప్పు జరిగిందని నేను భావిస్తున్నాను విద్యార్థి Ni ప్రొఫెసర్ కాబట్టి నేను ℜlA అని చెప్పగలను ఇది రిలక్టన్స్ నేను ఎలక్ట్రిక్ సర్క్యూట్ మరియు మాగ్నెటిక్ సర్క్యూట్ పోల్చి చూస్తాను నన్ను ఒక వైపు ఎలక్ట్రిక్ సర్క్యూట్ రాయనివ్వండి మరొక వైపు మాగ్నెటిక్ సర్క్యూట్ రాయనివ్వండి కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో ఇది EMF అవుతుంది ఈ ప్రత్యేక సందర్భంలో ఇది MMF గా ఉంటుంది యూనిట్లను కూడా బ్రాకెట్లో వ్రాస్తాను ఇది వోల్ట్లు ఇది ఆంపియర్ టర్న్స్ లో ఉంటుంది కానీ నేను దానిని ఆంపియర్లుగా వ్రాయబోతున్నాను అదేవిధంగా నేను ఇక్కడ కరెంట్ వ్రాయగలను అయితే ఇది ఆంపియర్లలో ఉంటుంది మరియు ఇక్కడ ఇది వెబెర్స్ లో ఉండే ఫ్లక్స్ అవుతుంది ఇప్పుడు నేను ఇంపెడింగ్ ఫ్యాక్టర్ ఏమిటో చూడటానికి ప్రయత్నిస్తే ఇక్కడ అది రెసిస్టన్స్ అయితే ఇక్కడ రిలక్టన్స్ ℜ అవుతుంది కాబట్టి ఇది వెబెర్ ఆంపియర్ పర్ వెబెర్ ampere ఆంపియర్ టర్న్ పర్ వెబెర్ నేను రిలక్టన్స్ గా వ్రాయాలి అయితే నేను టర్న్ ను తొలగిస్తున్నాను ఎందుకంటే ఇది ప్రమాణం లేని క్వాంటిటీ మాగ్నెటిక్ సర్క్యూట్ విషయంలో కూడా ఫ్లక్స్ డెన్సిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు మనము ఎలక్ట్రికల్ సర్క్యూట్ విషయంలో కరెంట్ డెన్సిటీ కి అనుగుణంగా ఉంటుంది అని చెప్పాము నేను మాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటి చూస్తున్నట్లయితే ఇక్కడ దానికి సంబంధిత పరిమాణం లేదు అయినప్పటికీ మీ క్లాస్మేట్స్లో ఒకరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ Vm అని పేర్కొన్నారు కాబట్టి మనము ఎలెక్ట్రోస్టాటిక్స్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మాట్లాడినప్పుడు మాత్రమే దానిని సమానమైన పరిమాణంగా చెప్పగలము కరెంట్ ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే మనం దాని గురించి మాట్లాడతాము కాబట్టి ఇది తప్పనిసరిగా మనము మాగ్నెటిక్ సర్క్యూట్ను పరిగణించినప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ప్రభావాన్ని విశ్లేషించే విధానం ఉదాహరణకు నన్ను మనము చివరిసారి తీసుకున్న అదే డయాగ్రమ్ తీసుకొనివ్వండి నేను ఇటువంటి కోర్ కలిగి ఉన్నాను అనుకుందాము కావున నేను కొంత ఎయిర్ గ్యాప్ కలిగి ఉండబోతున్నాను నేను ఇక్కడ వౌండ్ చేయబడిన కొంత కాయిల్ కలిగి ఉన్నాను అని చెప్పుకుందాం దీనికి N టర్న్స్ ఉన్నాయని అనుకుందాము మరియు నేను దీని ద్వారా ప్రవహించే ఎలక్ట్రిక్ కరెంట్ I ను కలిగి ఉండబోతున్నాను కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో MMFను నేను ఇలా చెప్తాను మనము ప్రాథమికంగా ఒక ఉదాహరణను పరిశీలిస్తున్నాము కావున ఇందులో MMF అనేది N సార్లు I అవుతుంది నేను ఎస్టాబ్లిష్ అయిన ఫ్లక్స్ ఏమిటో చూడటానికి ప్రయత్నిస్తే ఫ్లక్స్ ఎస్టాబ్లిష్ అయినది అని నేను ఊహిస్తున్నాను ఇది ఫెర్రో మ్యాగ్నెటిక్ కోర్ అయితే సాధ్యమైనంతవరకు అది కోర్ కి పరిమితం అవుతుంది ఎందుకంటే మీరు గాలిని చూస్తే అది ఫెర్రో మ్యాగ్నెటిక్ కోర్ కలిగి ఉన్నంత పర్మియబిలిటీ కలిగి ఉండదు వాస్తవానికి ఫెర్రో మాగ్నెటిక్ కోర్ యొక్క పర్మియబిలిటీతో గాలి యొక్క పర్మియబిలిటీ పోలిస్తే దాదాపు 4000 లేదా 3500 నిష్పత్తి ఉంటుంది అందువలన నేను దీని ద్వారా కొంత ఫ్లక్స్ లైన్ ప్రవహిస్తుంటే అది పూర్తిగా ఫెర్రో మాగ్నటిక్ కోర్ కి మాత్రమే పరిమితం అవుతుంది అని ఊహించుకుంటున్నాను మరియు నేను దానిని Φగా పిలవబోతున్నాను అది ఫ్లక్స్ ఇప్పుడు ఈ ఫ్లక్స్ MMF ను ఫ్లక్స్ ద్వారా భాగిస్తే వచ్చే విలువ రిలక్టన్స్ అవుతుంది మరియు ఈ రిలక్టన్స్ నేను ఇక్కడ చూడటానికి ప్రయత్నిస్తే ఫెర్రో మ్యాగ్నెటిక్ కోర్ కోసం నాకు కొంత రిలక్టన్స్ ఉంది ఇక్కడ నుండి ఇక్కడకు నాకు కొంత రిలక్టన్స్ ఉంటుంది ఇక్కడ నుండి ఇక్కడకు నాకు కొంత రిలక్టన్స్ ఉంటుంది దీనికి కూడా నేను కొంత రిలక్టన్స్ కలిగి ఉంటాను దీని కోసం నాకు కొంత రిలక్టన్స్ ఉంటుంది అయితే ఈ లింబ్ కి కూడా నేను కొంత రిలక్టన్స్ కలిగి ఉంటాను నేను ఎయిర్ గ్యాప్ కోసం ఒంటరిగా మరికొంత రిలక్టన్స్ కలిగి ఉండబోతున్నాను మరియు ఎయిర్ గ్యాప్ రిలక్టన్స్ మిగిలిన వాటన్నింటి రిలక్టన్స్ తో పోలిస్తే అన్ని సంభావ్యతలలో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను దీన్ని ఎలక్ట్రిక్ సర్క్యూట్ రూపంలో గీయడానికి ప్రయత్నిస్తే అక్కడ ఒక MMF సోర్స్ ఉన్నట్లు నేను చూపించాలి మనం EMF సోర్స్ ను ఎలా చూపిస్తామో అదే విధంగా నేను MMF సోర్స్ ను చూపించవలసి ఉంటుంది ఇది Ni మరియు ఆ తరువాత నేను ఈ భాగానికి మరియు ఈ భాగానికి అనుగుణమైన లింబ్ లకు అనుగుణమైన రెసిస్టెన్స్ ను కలిగి ఉంటాను నేను ఒక రెసిస్టెన్స్ ను గీస్తున్నాను దీనిని నేను Rc గా వ్రాస్తాను ఇది కోర్ యొక్క రిలక్టన్స్ అవుతుంది అదేవిధంగా నేను ఈ భాగానికి మరియు ఈ భాగానికి అనుగుణమైన రిలక్టన్స్ ను కలిగి ఉంటాను నేను దీనిని మరొక Rc గా వ్రాయబోతున్నాను డైమెన్షన్స్ కొద్దిగా భిన్నంగా ఉంటే డాష్ కావచ్చు కాబట్టి నేను దానిని Rc అని వ్రాస్తున్నాను ఇప్పుడు నేను బహుశా ఇంకొక Rc1ఈ పోర్షన్ కు అనుగుణంగా కలిగివుంటాను మరియు మరొక Rc1 ఈ పోర్షన్ కు అనుగుణంగా ఉంటుంది ఇప్పుడు మరో రిలక్టన్స్ ఉంది ఇది ఎయిర్ గ్యాప్ కి అనుగుణంగా ఉంటుంది దీనిని నేను Rg అనుకుంటున్నాను కాబట్టి ఈ రిలక్టన్స్ లను నేను సిరీస్లో కనెక్ట్ చేశాను వాస్తవానికి ఈ సమయంలో ఎయిర్ గ్యాప్ ఉన్న ఇక్కడ రిలక్టన్స్ ఎక్కువగా ఉన్నందున ఫ్లక్స్ తగ్గిపోతుందని నేను ఊహించి ఉండాలి కాని ఏమి జరగబోతోంది అంటే అన్ని సంభావ్యతలలో ఈ ఫ్లక్స్ లైన్లు ఇక్కడ ఉబ్బినట్లు ప్రయత్నిస్తాయి అవి పెద్ద క్రాస్ సెక్షనల్ ఏరియాను కవర్ చేస్తాయి ఎందుకంటే ఇచ్చిన మెటీరియల్ కి ఫ్లక్స్ డెన్సిటీ ఒకరకంగా స్థిరంగా ఉంటుంది నేను అలా కలిగి ఉండలేను అంటే నేను మాట్లాడుతున్న మాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ ఇచ్చిన మెటీరియల్ కి మాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ నిర్దిష్ట విలువకు పరిమితం చేయబడింది కాబట్టి నేను ఐరన్ కోసం ఇది 1 లేదా 1 2 అని చెబితే గాలికి అది దాని కంటే చాలా తక్కువగా ఉంటుంది బహుశా 1 2 ను 3500 ద్వారా భాగించగా వచ్చే విలువ లేదా అలాంటిదే ఉంటుంది కావున నేను ఖచ్చితంగా మరింత ఏరియాను అనుమతించాలి అది నా అనుమతి కాదు నేను ఫ్లక్స్ లైన్లు ఆటోమేటిక్ గా మరింత ఏరియాను తీసుకుంటాయి అని చెబుతాను దీని కారణంగా ఫ్లక్స్ డెన్సిటీ చాలా ఎక్కువ విలువకు వెళ్లదు మరియు నిజానికి మనం ఈ పాయింట్ వద్ద ఫ్లక్స్ డెన్సిటీ ఈ సమయంలో ఈపాయింట్ వద్ద ఫ్లక్స్ డెన్సిటీతో సమానం అని మనం ఊహించుకున్నాము ఇలా ఉండవలసిన అవసరం లేదు ప్రత్యేకించి మధ్యలో ఎయిర్ గ్యాప్ ఉన్నందున వాటిలో కొన్ని ఈ ప్రక్రియలో కోల్పోవచ్చు అందువల్ల నేను ఈ ప్రత్యేక ప్రభావాన్ని మధ్యలో ఎయిర్ గ్యాప్ ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో దీనిని ప్రింజింగ్ ఎఫెక్ట్ లేదా మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ల ప్రింజింగ్ అని పిలుస్తాను మధ్యలో ఎయిర్ గ్యాప్ ఉన్న ప్రతిసారీ ఇది జరుగుతుంది ఇది ఫ్లక్స్ లైన్లు కొంత మొత్తంలో ఉబ్బినట్లు చేస్తుంది నేను ఇక్కడ మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్లను పరిశీలిస్తే ప్రాథమికంగా వాటిలో చాలా వరకు ఈ విధంగా ప్రవహిస్తాయి కానీ ఇక్కడ అవి ఉబ్బిపోతాయి మరియు మళ్ళీ అవి తమను తాము పూర్తి చేసుకుంటాయి మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్లు నేను మధ్యలో ఎయిర్ గ్యాప్ కలిగి ఉన్నప్పుడు ఈ విధంగా మారతాయి ఇది రొటేటింగ్ మిషన్ లలో అన్ని సమయాలలో జరుగుతుంది కావున ఈ మెషిన్ లలో ఒక దానిని బహుశా DC మిషిన్ ను చూసేందుకు ప్రయత్నిద్దాం నేను ఒక DC మెషిన్ ని తీసుకుంటే అందులో ఎల్లప్పుడూ స్టేటార్ ఉంటుంది మరియు రోటర్ ఉంటుంది DC మెషీన్ విషయంలో స్టేటర్ అవసరమైన మ్యాగ్నెటిజంను ఉత్పత్తి చేస్తుంది ఇది ఎలక్ట్రోమెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ ప్రాసెస్ నందు మీడియా వలె పనిచేస్తుంది ఇది నా స్టేటార్ యొక్క బాహ్య అంచుగా ఉండబోతోందని చెప్పుకుందాము కాబట్టి నేను ఇక్కడ ప్రాథమికంగా ఒక మ్యాగ్నెట్ ను కలిగి ఉండబోతున్నాను నేను దీనిని ఇలా మరియు మరో మ్యాగ్నెట్ ను ఇక్కడ చూపిస్తున్నాను ఒకటి నార్త్ పోల్ లా పనిచేస్తుంది మరొకటి సౌత్ పోల్ లా పనిచేస్తుంది కాబట్టి ఇది మ్యాగ్నెట్ కాబట్టి ఈ భాగం ప్రాథమికంగా ఇనుముతో రూపొందించబడింది షేడెడ్ ప్రాంతాలన్నీ ఇనుముతో తయారవుతాయి నేను ఇక్కడ నార్త్ పోల్ కలిగి ఉండబోతున్నాను ఇది నార్త్ పోల్ మరియు ఇది సౌత్ పోల్ కానుంది సహజంగానే నేను కండక్టర్ల సమూహాన్ని కలిగి ఉండాలి ఇది ఆర్మేచర్ అని పిలువబడుతుంది వాస్తవానికి ఇది మోటారు అయితే ఫోర్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది లేదా ఇది జనరేటర్ అయితే ఉత్పత్తి చేయబడిన వోల్టేజ్ కలిగి ఉంటుంది అది మధ్యలో ఉండాలి కాబట్టి ఇది నా ఆర్మేచర్ అని చెప్పుకుందాము మరియు నేను బయటి అంచున కండక్టర్లను కలిగి ఉండబోతున్నాను కావున నేను బయటి అంచున కండక్టర్లను కలిగి ఉంటాను అందువలన ఇవి కండక్టర్లు ఇప్పుడు నేను నా ఫీల్డ్ కాయిల్ ద్వారా కరెంట్ ప్రవాహం కలిగి ఉన్నప్పుడు ఇక్కడ ఫీల్డ్ కాయిల్ని చూపిస్తాను ఇది ఇక్కడ కూర్చున్న ఫీల్డ్ కాయిల్స్ కావచ్చు మరియు కరెంట్ ఈ ఫీల్డ్ కాయిల్స్ ద్వారా ప్రవహిస్తుంది ఈ మొత్తం మెషిన్ బోర్డులోకి విస్తరించిందని పరిగణనలోకి తీసుకుంటే ఇది సిలిండర్ దీని క్రాస్ సెక్షన్ నేను చూపిస్తున్నాను నేను తప్పనిసరిగా ఇది మ్యాగ్నెటిజంను ఉత్పత్తి చేయడాన్ని కలిగి ఉండబోతున్నాను నార్త్ పోల్ మరియు సౌత్ పోల్ మ్యాగ్నెటిజంను ఉత్పత్తి చేస్తాయి మరియు నేను పూర్తి మ్యాగ్నెటిక్ పాత్ ను పరిశీలిస్తే నేను బహుశా ఇలా కలిగి ఉండబోతున్నాను MMF అనేది ఇక్కడ నేను ఎన్ని టర్న్స్ కలిగి ఉంటానో కలిగి ఉంటుంది ఇది కూడా ఇక్కడ నిర్దిష్ట సంఖ్యలో N టర్న్స్ కలిగి ఉంటుంది మరియు కొంత కరెంట్ I దీని ద్వారా ప్రవహిస్తోంది అదే కరెంట్ I బహుశా దీని ద్వారా కూడా ప్రవహించబోతోంది కాబట్టి నేను ఈ సందర్భంలో అన్ని సంభావ్యతలలో MMF ను 2Ni గా కలిగి ఉంటాను నేను రెండు పోల్స్ లను చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి వాటిలో N సంఖ్యలో టర్న్స్ ను కలిగి ఉంటాయి మరియు నేను వాటిని సిరీస్ లో కనెక్ట్ చేస్తే రెండూ ఒకే కరెంటు ప్రవాహాన్ని కలిగి ఉంటాయి ఇది MMF కానుంది ఇప్పుడు నేను మ్యాగ్నెటిక్ పాత్ ను చూసినప్పుడు ఇది బహుశా ఈ విధంగా వెళుతుంది మరియు ఆ తరువాత దాని మార్గాన్ని ఈ విధంగా పూర్తి చేస్తుంది ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ ఉండే విధానము అదేవిధంగా నేను క్రింది నుండి కూడా అలానే జరుగుతుంది అని అనుకో గలను కాబట్టి ఇది ఇలా ఉంటుంది మరియు ఇది ఇలా ప్రవహిస్తుంది అది ఈ విధంగా ఉంటుంది కాబట్టి నేను ఈ మాగ్నెటిక్ సర్క్యూట్ను కొంతవరకు ఇలా చూపించగలను నాకు ఇక్కడ ఒక సోర్స్ ఉన్నట్లు చూపించగలను ఇక్కడ మరొక సోర్స్ ఉంది కాబట్టి నేను దీని గురించి ఇది ప్లస్ మరియు మైనస్ అని చెప్పగలను అదేవిధంగా నేను దీనిని ప్లస్ మరియు మైనస్ గా కలిగి ఉండబోతున్నాను ఈ రెండూ కలిసి మొత్తం మ్యాగ్నెటిజానికి లేదా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి దోహదం చేయబోతున్నాయి అవి ఒకదానికి ఒకటి వ్యతిరేకించడం లేదు అవి తప్పనిసరిగా ఒకదానికొకటి సహాయం చేసుకుంటున్నాయి కాబట్టి నేను వాటిని అడిటివ్ గా చూపించాను మరియు వాటి మధ్య నేను మొదట పోల్ యొక్క రిలక్టన్స్ చూపించాలి తర్వాత నేను ఎయిర్ గ్యాప్ యొక్క రిలక్టన్స్ ను ఆ తరువాత మళ్లీ పోల్ యొక్క రిలక్టన్స్ ను చేర్చాలి నేను రోటర్ యొక్క రిలక్టన్స్ ను కూడా చేర్చాలి కాబట్టి ఈ మొత్తం విషయానికి అంటే నార్త్ పోల్ కు అలాగే సగం రోటర్ భాగానికి ఊహించుకుంటే పలు సంఖ్యలో రెసిస్టెన్స్ లు వస్తాయి ఇది Rcఅని ఇది కూడా Rcఅని ఇది Rgఅని పిలుస్తున్నాను వాస్తవానికి సూచించడానికి నాకు ఎక్కువ సంఖ్యలో రెసిస్టెన్స్ లు ఉండాలి ఉదాహరణకు నార్త్ పోల్ రిలక్టన్స్ తరువాత గ్యాప్ రిలక్టన్స్ తరువాత రోటర్ రిలక్టన్స్ నేను ఇక్కడ ప్లస్ మరియు మైనస్ కలిగి ఉంటాను మన నార్త్ పోల్ కి అనుగుణమైన ఒక రెసిస్టెన్స్ తరువాత నేను గ్యాప్ రిలక్టన్స్ ను కలిగి ఉండగలను ఆ తర్వాత రోటర్ రిలక్టన్స్ ను కలిగివుంటాను తరువాత ఇంకొక గ్యాప్ రిలక్టన్స్ మరో సౌత్ పోల్ రిలక్టన్స్ మరియు ఇవే కాకుండా సౌత్ పోల్ కి అనుగుణమైన మరొక MMF కలిగి ఉండాలి కాబట్టి ఇది ఒక Ni ఇది మరొక Ni చివరిగా నేను యోక్ పోర్షన్ కు అనుగుణమైన మరో రిలక్టన్స్ ను కలిగి ఉండబోతున్నాను ఈ పోర్షన్ సాధారణంగా యోక్ అని పిలవబడుతుంది ఇది పోల్స్ ను సరిగ్గా స్థానంలో ఉంచుతుంది మరియు మెకానికల్ స్ట్రెంగ్త్ ను అందించడం మరియు మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్లకు ఒక మార్గాన్ని అందించడం చేస్తుంది ఎందుకంటే ఫీల్డ్ లైన్లు తిరిగి వచ్చే మార్గం యోక్ ద్వారా అందించబడుతుంది తిరిగి వచ్చే మార్గం ఇక్కడ ఉంది కనుక ఇది యోక్ ద్వారా అందించబడుతుంది కావున ఇది Ryokeఅవుతుంది అదేవిధంగా పైన కూడా నేను మరో Ryoke చేర్చాలి కాబట్టి ఇది DC మెషీన్లో సృష్టించబడిన మాగ్నెటిక్ సర్క్యూట్ రిప్రజెంటేషన్ ను నాకు చూపిస్తుంది కాబట్టి మీరు క్యాలిక్యులేషన్ చేయవలసి వస్తే ఇది కూడా ఒక అప్రాక్సిమేషన్ అని మీరు చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ క్రాస్ సెక్షనల్ ఏరియాగా మనం కలిగి ఉన్నది ఇక్కడ క్రాస్ సెక్షనల్ ఏరియాకి సమానంగా ఉండదని మీరు అర్థం చేసుకోండి అయితే మొత్తం విషయాన్ని మనము లంప్ చేయబోతున్నాము మరియు ఇది నార్త్ పోల్ యొక్క రిలక్టన్స్ అని చెబుతున్నాము అదేవిధంగా సౌత్ పోల్ మనము దానిని కలిపి లంప్ చేయబోతున్నాము కనుక ఇది ఖచ్చితమైన క్యాలిక్యులేషన్ కాదు కాని కనీసం ఇంజనీరింగ్ అప్రాక్సిమేషన్ గా సరిపోతుంది ఫ్లక్స్ విలువగా అది ఏదైతే ఇస్తుందో అది వాస్తవానికి మనం చివరికి ఫ్లక్స్ విలువల ఆధారంగా క్యాలిక్యులేట్ చేసే జనరేటెడ్ వోల్టేజ్ విలువకు అనుగుణంగా ఉంటుంది కనుక ఇది సరిపోతుంది కాబట్టి ఇది తప్పనిసరిగా ఈక్వివలెంట్ మాగ్నెటిక్ సర్క్యూట్ను ఎలా పొందాలో మీకు తెలియజేస్తుంది మనకు ఎలెక్ట్రో మాగ్నెటిజం నందు మరో విషయం ఉంటుంది దీనిని లీకేజ్ అని పిలుస్తాము ఒక వేళ నేను ఒక ట్రాన్స్ఫార్మర్ కలిగి ఉంటే ట్రాన్స్ఫార్మర్ కోర్ ను ఈ విధంగా రెప్రజెంట్ చేస్తాను ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగ్లను కొంతవరకు ఇలా చూపిస్తాను ఇది నా ప్రైమరీ మరియు ఇది సెకండరీ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ కరెంట్ iని పంపుతున్నాను అనుకుందాము నేను దానిని i1 అని పిలుస్తాను ఎందుకంటే ఇది తప్పనిసరిగా ప్రైమరీ కరెంట్ నేను దానిని ప్రైమరీ వైండింగ్ అని పిలుస్తున్నాను కాబట్టి నేను దానిని i1 అని పిలుస్తాను టర్న్స్ సంఖ్య N1 అని అనుకుందాం సెకండరీ వైపు నేను దానిని ఓపెన్ సర్క్యూట్ లాగా ఉంచితే కరెంట్ ఉండదు కానీ నేను ఒక లోడ్ను కనెక్ట్ చేస్తే ఖచ్చితంగా దాని ద్వారా నేను కరెంట్ కలిగి ఉంటాను మొదట నేను ప్రైమరీ గురించి మాత్రమే చర్చిస్తాను ఈ కరెంట్ ప్రవహిస్తుంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉన్నప్పుడల్లా ఇది ఆల్టర్నేటింగ్ అయితే పాజిటివ్ హాఫ్ సైకిల్ లో బహుశా నేను ఈ విధంగా ఎస్టాబ్లిష్ అయిన ఫ్లక్స్ కలిగి ఉండబోతున్నాను కాబట్టి నేను ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ ను బహుశా ఈ విధంగా చూపించబోతున్నాను నేను ప్రైమరీ వైండింగ్ యొక్క ఎక్సైటేషన్ కారణంగా ఉత్పత్తి అయ్యే ఫ్లక్స్ అంతా కోర్ కి పరిమితం అవుతుంది అని ఊహించుకుంటున్నాను అది నా ఊహ మాత్రమే అయితే అక్కడ 10000 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్లు ఉత్పత్తి చేయబడ్డాయి అనుకుంటే ఐరన్ కోర్ యొక్క రిలక్ట్రన్స్ మరియు ఎయిర్ గ్యాప్ యొక్క రిలక్ట్రన్స్ ల నిష్పత్తి 4000 ఉన్నప్పటికీ నాకు ఇంకా కనీసం 2 3 లైన్లు తప్పించుకొని మరియు ఎయిర్ గ్యాప్ యొక్క మార్గాన్ని అనుసరిస్తాయి నేను ముఖ్యంగా ఐరన్ కోర్ కి పరిమితం అయిన లైన్ల సంఖ్య మరియు ఎయిర్ గ్యాప్ ద్వారా వచ్చే లైన్ల సంఖ్యల నిష్పత్తిని చూస్తున్నాను అది సుమారు 4000 గా ఉండాలి కాబట్టి మొత్తంగా 10000 లైన్లు ఫ్లక్స్ లైన్లుగా ఉన్నాయని నేను చెబితే కనీసం 2 లేదా 3 ఖచ్చితంగా ఎయిర్ గ్యాప్ మార్గాన్ని అనుసరిస్తాయి కాబట్టి ఇవి ఎక్కువ భాగం ఫ్లక్స్ లైన్ల మార్గం అని నేను చెబితే కొన్ని ఫ్లక్స్ లైన్లు ఖచ్చితంగా ఈ విధంగా వెళ్ళవచ్చు నేను తప్పనిసరిగా ఈ విధంగా వస్తున్నట్లు చూపిస్తున్నాను అది బయటకు రావచ్చు మరియు ఆ తరువాత ఇలా వెళ్ళవచ్చు ఇది ఎయిర్ గ్యాప్ గుండా వెళుతున్న ఫ్లక్స్ లైన్ అదే విధంగా ఇది మరొక వైపు కూడా వెళ్ళవచ్చు కాబట్టి ఇవి ఎయిర్ గ్యాప్లోని ఫ్లక్స్ లైన్లు ఎయిర్ గ్యాప్లోని ఫ్లక్స్ లైన్లు ఇవి దయచేసి ఈ ఫ్లక్స్ లైన్లు సెకండరీ వైండింగ్ తో ఏమాత్రం లింక్ అయి ఉండవు అని గమనించండి ఇవి వాటి సొంత వైన్డింగ్ తోనే లింక్ అయి ఉంటాయి అంటే ప్రైమరీ తో మాత్రమే కాబట్టి ఇది సెకండరీ వైండింగ్ తో లింక్ అయి ఉండదు ముఖ్యంగా సెకండరీ వైండింగ్ లో ఇండ్యూస్డ్ వోల్టేజ్ ఫ్లక్స్ లింకింగ్ వల్ల వస్తుంది ప్రైమరీ ఫ్లక్స్ సెకండరీ కి లింక్ అయి ఉంటుంది అపుడు మాత్రమే నేను ఇండ్యూస్డ్ EMF కలిగి ఉంటాను ఫ్లక్స్ లో చాలా వరకు సెకండరీకి లింక్ అయి ఉంటుంది కానీ కొంత వరకు ఫ్లక్స్ లైన్లు అంటే చాలా కొంత భాగం సెకండరీకి లింక్ అవ్వవు వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అవి నిజానికి సెకండరీ వైపు వోల్టేజ్ ఉత్పత్తికి ఎలాంటి సహకారం చేయవు కాబట్టి దీనిని మనము లీకేజ్ ఫ్లక్స్ అని పిలుస్తాము ఎప్పుడైతే ఒక మెంబెర్ ఇంకొక మెంబెర్ కి లింక్ అవకుండా ఉంటుందో అప్పుడు లీకేజ్ ఫ్లక్స్ ఉంటుంది సాధారణంగా ఎలక్ట్రికల్ మెషిన్ యొక్క రెండు మెంబర్లు కూడా కామన్ ఫ్లక్స్ కి లింక్ అయి ఉండాలి అని మనము అనుకుంటాము ఒకవేళ నేను స్టేటార్ మరియు రోటర్ కలిగి ఉంటే అవి రెండూ కూడా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉండాలి అప్పుడే దీని నుండి వోల్టేజ్ ఉత్పత్తి పరంగా ఏదైనా అర్థం ఉంటుంది ఈ ప్రత్యేక సందర్భంలో ఇంకొక మెంబెర్ తో లింక్ అవకుండా ఏదైతే ఉంటుందో దానిని లీకేజీ ఫ్లక్స్ అంటాము సెకండరీ వైండింగ్ విషయంలో కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పొచ్చు బహుశా ఈ విధంగా ఫ్లక్స్ ఉండొచ్చు మరియు అది సెకండరీ వైన్డింగ్ మాత్రమే ఇలా లింక్ అయి ఉండవచ్చు కాబట్టి నేను తప్పనిసరిగా సెకండరీ వైండింగ్ కి కూడా మళ్లీ లీకేజీ ఫ్లక్స్ కలిగివుంటాను దయచేసి గమనించండి నేను ఫ్లక్స్ లైన్ల యొక్క డైరెక్షన్ ని ఇలా చూపించాను అంటే దీని అర్థము ఇక్కడ వస్తున్నది అప్ వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది కానీ ప్రైమరీ నుండి అదే లింబ్ లో వస్తున్నది డౌన్ వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది నేను ప్రాథమికంగా ప్రైమరీ ఫ్లక్స్ ని ఈ డైరెక్షన్ లో చూపిస్తున్నాను అన్నది అర్థం అవుతోంది అనుకుంటాను కాబట్టి ఇది కింది వైపుకు వెళ్తుంది ప్రైమరీ మరియు సెకండరీ ఫ్లక్స్ ఖచ్చితంగా ఒక దానిని ఒకటి వ్యతిరేకించు కుంటాయి అంతే కానీ అవి ఒకదానికి ఒకటి సహాయం చేసుకోవు లెంజ్స్ లాLenz's law ప్రకారంగా ఒకవేళ అవి ఒకదానికి ఒకటి సహాయం చేసుకుంటే ఫ్లక్స్ విలువ ఇన్ఫినిటీ దాకా వెళ్ళవచ్చు కాబట్టి అవి ఒకదానిని ఇంకొకటి వ్యతిరేకించాలి ట్రాన్సఫార్మర్ గురించి వివరంగా మాట్లాడినపుడు మనము దీని గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుదాము కాబట్టి ఎక్కడైనా మధ్యలో ఎయిర్ గ్యాప్ ఉన్న ప్రతిసారి మనకు చాలా ఎక్కువగా లీకేజీ ఉంటుంది ఇంకా ఖచ్చితంగా ప్రింజింగ్ ఉంటుంది మనము మాగ్నెటిక్ సర్క్యూట్ పారామీటర్స్ ని ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ చేయాలి అనుకున్నపుడు ఈ విషయాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి కావున ఫెర్రో మాగ్నెటిక్ కోర్ మరియు ఎయిర్ గ్యాప్తో మాగ్నెటిక్ సర్క్యూట్ విషయంలో చెప్పుకున్నది చాలు ఇప్పుడు మనము ఫెర్రో మాగ్నెటిక్ కోర్ యొక్క ప్రవర్తనకు సరిగ్గా ఏమి జరుగుతుందో చూడటానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఫెర్రో మాగ్నెటిక్ కోర్ యొక్క మ్యాగ్నెటైజేషన్ క్యారెక్టర్స్టిక్స్ ను చూడటానికి ప్రయత్నిద్దాం నేను ఐరన్ యొక్క క్రొత్త నమూనాను తీసుకోబోతున్నానని అనుకుందాము మరియు అది ఇటువంటి ఐరన్ పీస్ మాత్రమే అని అనుకుందాము ఆపై నేను ఇక్కడ కొన్ని కాయిల్స్ ను వైండ్ చేయబోతున్నాను మరియు నేను దీని ద్వారా I కరెంటును పంపబోతున్నాను నేను కరెంట్ పెంచేటప్పుడు నేను పొందుతున్న ఫ్లక్స్ విలువ ఏమిటో చూడబోతున్నాను కాబట్టి ఈ ప్రత్యేకమైన ప్రవర్తన ఏదైతే మనకు ఉత్పత్తి అయిన ఫ్లక్స్ మరియు కరెంట్కు మధ్య ప్లాట్ రూపంలో లభిస్తుందో దీనిని ఎలక్ట్రికల్ మెషీన్ యొక్క ఏదైనా పోర్షన్స్ యొక్క మ్యాగ్నెటైజేషన్ క్యారెక్టర్స్టిక్స్ అంటారు మీరు దీన్ని వాస్తవంగా ప్లాట్ చేస్తే మీరు దీన్ని కొంతవరకు ఇలా కలిగి ఉంటారు ఇది x యాక్సిస్ అని మరియు ఇది y యాక్సిస్ అని అనుకుందాము కాబట్టి నేను తప్పనిసరిగా x యాక్సిస్ మీద I కలిగి ఉండబోతున్నాను మరియు y యాక్సిస్ మీద నేను ఫ్లక్స్ కలిగి ఉండబోతున్నాను కాబట్టి ప్రారంభంలో నేను కరెంటును పెంచేటప్పుడు ఫ్లక్స్ లీనియర్ గా పెరుగుతుందని నేను చెప్పగలను అయితే ఒక నిర్దిష్ట పాయింట్ తర్వాత పెరుగుదల తగ్గిపోతుంది మరియు ఇది దాదాపు ఫ్లాట్ అవుతుంది ఇది ఫ్లాట్ అయిన చోట ఈ పోర్షన్ ను మ్యాగ్నెటైజేషన్ క్యారెక్టర్స్టిక్స్ యొక్క శాచ్యురేషన్ పోర్షన్ అని పిలుస్తారు మరియు నాకు లభించిన ప్రారంభ భాగం లీనియర్ పోర్షన్ కాబట్టి నేను తాజా ఐరన్ యొక్క నమూనాను తీసుకుంటున్నాను అది 0 నుండి ప్రారంభమవుతుంది 0 కరెంటుకి అక్కడ ఎటువంటి ఫ్లక్స్ ఉండదు మరియు కరెంట్ పెరిగినప్పుడు అది పెరుగుతుంది మరియు అది ఐరన్ యొక్క మ్యాగ్జిమం ఫ్లక్స్ కు అనుగుణమైన విలువను ఒకసారి చేరిన తరువాత నేను దానిని శాచ్యురేషన్ పాయింట్ గా కలిగి ఉంటాను ఇప్పుడు నేను కాయిల్ యొక్క సంబంధిత ఇండక్టెన్స్ ఏమిటో చూడటానికి ప్రయత్నిస్తాను నేను కాయిల్ను వౌండ్ చేశాను కాబట్టి మ్యాగ్నెటైజేషన్ క్యారెక్టర్స్టిక్స్ యొక్క ఈ భాగాలకు అనుగుణమైన ఇండక్టెన్స్ ఏమిటో నేను పొందాలనుకుంటున్నాను చివరి తరగతిలో మనము వ్రాసిన వాటిని మళ్ళీ పరిశీలించడానికి ప్రయత్నిద్దాం మనము LdidtNddt అని వ్రాయగలము కావున నేను LNddi అని వ్రాయగలను కాబట్టి ఫ్లక్స్ మరియు కరెంట్ నేరుగా అనులోమానుపాతంలో ఉంటాయి దీనినే లీనియర్ పోర్షన్ సూచిస్తున్నది నేను ఇండక్టెన్స్ దాదాపుగా కాన్స్టెంట్ గా కలిగి ఉంటాను అయితే శాచ్యురేషన్ ఆరంభం కాగానే లేదా శాచ్యురేషన్ ఆరంభానికి ముందే ఖచ్చితంగా నేను ఇండక్టెన్స్ లో తగ్గుదల కలిగివుంటాను కాబట్టి నేను ఇండక్టెన్స్ను తదనుగుణంగా ప్లాట్ చేయడానికి ప్రయత్నిస్తే ఇక్కడ వరకు దాదాపు స్థిరంగా ఉన్నట్లు మరియు ఆ తర్వాత అది క్రిందికి రాబోతుంది కావున ఇండక్టెన్స్ ఇలా మారుతుంది కాబట్టి మ్యాగ్నెటైజేషన్ క్యారెక్టర్స్టిక్స్ యొక్క కొన్ని పోర్షన్ లలో నేను మరియు I నేరుగా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండవని చెబితే నేను దానికి అనుగుణంగా ఇండక్టెన్స్ను సూచించే I వాస్తవానికి నేను Nను తొలగించాను నేను టర్న్స్ సంఖ్య తొలగించాను ఇది సుమారుగా ఇండక్టెన్స్ను సూచిస్తుంది కాబట్టి ఈ BA అని వ్రాయగలను మరియు నేను దీనిని BAHlఅని వ్రాయగలను ఇక్కడ N కూడా వ్రాస్తే అప్పుడు నేను HlN అని చెప్పాలి కాబట్టి నేను ప్రాథమికంగా ఈ ఇండక్టెన్స్ ను కాన్స్టెంట్ గా కలిగి ఉండను ఇక్కడ రిలేషన్ షిప్ లో భాగంగా వస్తుంది కావున ఫెర్రో మాగ్నెటిక్ కోర్ విషయంలో కూడా కాన్స్టెంట్ గా ఉండదు నేను మాట్లాడుతున్న B మరియు H లను రిలేట్ చేస్తున్న విలువ కాన్స్టెంట్ గా ఉండదు నేను దానిని పరిగణనలోకి తీసుకుంటే మాగ్నెటిక్ సర్క్యూట్లో నాకు చాలా సరళమైన లెక్కలు ఉండవు కాని ఇచ్చిన కరెంట్ విలువకు నాకు ఐరన్ ఎక్కువ మాగ్నెటిక్ ఫ్లక్స్ ఇవ్వబోతుందనే వాస్తవానికి మనము పరిమితం అయ్యాము కాబట్టి మనము దానిని ఉపయోగించడానికి కట్టుబడి ఉన్నాము కాబట్టి దీని కారణంగా మనము ఈ నాన్ లీనియర్ ప్రవర్తన మ్యాగ్నెటైజేషన్ క్యారెక్టర్స్టిక్స్ లో ప్రవేశించినప్పుడు ఏమి జరుగుతుందో కూడా పరిశీలించాలి కాబట్టి మనం మాగ్నెటిజం యొక్క కరెంట్ రింగ్ సిద్ధాంతాన్ని గుర్తుచేసుకుందాము ఒకవేళ నేను నిజంగా ఐరన్ పీస్ ను చూస్తున్నట్లయితే నేను ఐరన్ పీస్ తీసుకుంటే నేను దానిని కొన్ని డొమైన్లుగా విభజించగలను ఒక్కొక్కటి సుమారు 0 1 మిల్లీమీటర్ల వెడల్పు ఉంటుంది కాబట్టి నేను దీనిని 0 1 మిల్లీమీటర్ వెడల్పు కలిగిన డొమైన్లుగా విభజించగలను ఇది ఖచ్చితంగా 0 1 మిల్లీమీటర్ వెడల్పులో N అణువుల సంఖ్యను కలిగి ఉంటుంది మరియు మీరు ఈ ఐరన్ అణువులను పరిశీలిస్తే వాటికి 4 ఎలక్ట్రాన్లు వాటి బయటి కక్ష్యలో ఉంటాయి మరియు మొత్తం ఈ 4 ఎలక్ట్రాన్లు ఏ కారణాల వల్ల అయినా ఒకే డైరెక్షన్ లో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది నేను ఐరన్ అణువును పరిశీలిస్తే మొత్తం 4 ఎలక్ట్రాన్లు ఒక నిర్దిష్ట డైరెక్షన్ లో తిరుగుతాయి మరియు వాటి యాక్సిస్ లు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి నేను ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఐరన్ పీస్ లో సాధారణంగా ఒక నిర్దిష్ట డొమైన్ లేదా అణువు ఇలా ప్రవర్తిస్తుంది మరియు ఒక నిర్దిష్ట డొమైన్లోని అణువులన్నీ ఒకే డైరెక్షన్ లో ఎలక్ట్రాన్ల స్పిన్నింగ్ యొక్క యాక్సిస్ ని కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది ఈ కారణంగా నేను ఈ చిన్న డొమైన్లలో దేనినైనా చూస్తే అవన్నీ ఒక రకమైన కరెంట్ స్పిన్నింగ్ను నిర్దిష్ట డైరెక్షన్ లో కలిగి ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్ స్పిన్నింగ్ కరెంటుకి సమానమైనది దీని కారణంగా మాగ్నెటిజం ఉత్పత్తి అవుతుంది మరియు వాటిలో ప్రతి ఒక్కటి సృష్టించిన మ్యాగ్నెటిక్ మూమెంట్ ఒక నిర్దిష్ట డైరెక్షన్ లో ఉంటుంది బహుశా ఇక్కడ ఇలా ఉంటే ఇది ఈ విధంగా ఇది ఈ విధంగా ఉండవచ్చు ఇది ఇలా ఉండవచ్చు ఇది దిగువన ఉండవచ్చు కాబట్టి నేను ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అన్ని అలైన్ అయినటువంటి వివిధ డైరెక్షన్లు కలిగి ఉండబోతున్నాను ఇప్పుడు నేను క్రొత్త ఐరన్ నమూనాను పరిశీలిస్తే అవన్నీ యాదృచ్చికంగా వేర్వేరు దిశలలో అలైన్ చేయబడినందున అందుబాటులో ఉన్న క్రొత్త ఐరన్ నమూనా యొక్క నికర మ్యాగ్నెటిక్ మూమెంట్ 0 అవుతుంది ఇది ఎటువంటి విలువ కలిగి ఉండదు కానీ కరెంటు పాస్ చేసిన వెంటనే బహుశా దీని చుట్టూ కాయిల్ వైండ్ చేసి ఇంకా కరెంటుని ఒక పర్టికులర్ డైరెక్షన్ లో పంపిస్తే దీని వల్ల ఎక్స్ట్రిన్సిక్ మాగ్నెటిక్ ఫీల్డ్ లేదా ఎక్స్టర్నల్ మాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవబడుతుంది బహుశా ఈ డైరెక్షన్ లో క్రియేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే ఈ మాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ ఉన్న అన్ని డొమైన్స్ ని ఒక దాని తర్వాత ఒకటిగా తన స్వంత డైరెక్షన్ లో అలైన్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఇక్కడ కరెంటు ఎక్కువగా ఉండడం వల్ల నెమ్మదిగా మాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉండడాన్ని చూడగలను అప్పుడు ఎక్స్టర్నల్ మాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో అలైన్ కాబడిన మరిన్ని డొమైన్స్ కలిగివుంటాను అన్ని డొమైన్స్ అలైన్ అయిన తర్వాత అలైన్ అవ్వడానికి ఇక ఏమీ మిగిలి ఉండదు కాబట్టి ఇది శాచ్యురేషన్ చేరుతుంది ఇపుడు ఎక్సటర్నల్ మాగ్నెటిక్ ఫీల్డ్ ని ఐరన్ వల్ల ఉండే ఒరిజినల్ మాగ్నెటిక్ ఫీల్డ్ తో కంపేర్ చేస్తే 13000 లేదా 14000 రెట్లు ఉంటుంది కాబట్టి ఇంట్రిన్సిక్ మాగ్నెటిక్ డొమైన్ వల్ల క్రియేట్ అయిన ఫ్లక్స్ ని గమనిస్తే ఇది చుట్టూ ఉన్న ఎయిర్ లో జరుగుతున్న దానితో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉంటుంది ఎయిర్ ఎప్పటికీ కూడా పూర్తిగా శాచ్యురేషన్ లోనికి వెళ్లదు ఇక్కడ క్రియేట్ అవబడిన మాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ లేదా మాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఎయిర్ లో క్రియేట్ అయిన మొత్తం మాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఐరన్ లో ఇంట్రిన్సిక్ గా ఉండే డొమైన్స్ వల్ల క్రియేట్ అయిన మాగ్నెటిక్ ఫ్లక్స్ కంటే చాలా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మాగ్నెటైజషన్ క్యారెక్టర్స్టిక్స్ ని డ్రా చేస్తే అపుడు కరెక్ట్ గా చూపించాలి అంటే నిజానికి రెండు పోర్షన్స్ చూపించాలి ఒకటి ఎయిర్ కి అనుగుణంగా ఉంటుంది ఇంకొకటి ఐరన్ కి అనుగుణంగా ఉంటుంది కాబట్టి రెండింటిని చూపించాలి ఇది ఫ్లక్స్ మరియు ఇది కరెంటు అవుతుంది కాబట్టి ఇది ఐరన్ వల్ల మరియు ఇది ఎయిర్ వల్ల ఉంటుంది కానీ ఎయిర్ దాదాపు 13000 లేదా 14000 టైమ్స్ గా ఉంటుంది నేను ఈ రెండింటినీ చూపిస్తే ఇది దాదాపు X యాక్సిస్ తో కోఇన్సెడ్ అవుతుంది అపుడు అక్కడ ఏమి మిగిలి ఉండదు ఇది తప్పనిసరిగా ఐరన్ కోర్ ఉన్న ప్రతి సారి ఐరన్ కోర్ లో శాచ్యురేషన్ ని కలుగచేస్తుంది ఈ కారణం గానే ఫెర్రో మాగ్నెటిక్ మెటీరియల్ యొక్క పర్మియబిలిటీ కాన్స్టెంట్ గా ఉండదు ఐరన్ కోర్ లో ఉండే డొమైన్స్ యొక్క స్టేటస్ తో సంబంధం లేకుండా ఫెర్రో మాగ్నెటిక్ మెటీరియల్ యొక్క పర్మియబిలిటీ కాన్స్టెంట్ గా ఉండదు మరియు ఒక సారి దీనిని రివర్స్ చేస్తే అంటే కరెంటు ని రివర్స్ చేయడానికి ప్రయత్నిస్తే కరెంటు 0 నుండి 10A కి పెరిగింది అనుకుందాం ఇపుడు కరెంటుని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాము మరియు తిరిగి 0A కి తేవడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇప్పటికే అలైన్ అయి ఉన్న చాలా డొమైన్స్ వాటి పొజిషన్స్ నుండి తిరిగి రావడానికి ప్రయత్నం చేయవు ఎందుకంటే అవి ఆల్రెడీ అలైన్ అయి ఉన్నపుడు వర్క్ చేసాము కాబట్టి అవి ఏ మాత్రమూ డిస్టర్బ్ అవవు ఎందుకంటే ఇంకా మాగ్నెటిక్ మూమెంట్ అదే డైరెక్షన్ లో ఉంటుంది ఎక్ట్రిన్సిక్ మాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా అదే డైరెక్షన్ లో ఉంటుంది ఇపుడు నేను నిజానికి 0 A రావడానికి తర్వాత మైనస్ 10A వైపు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాను అల్టెర్నేటింగ్ కరెంటులో ప్రతి సైకిల్ లోను ఇలా జరుగుతుంది కాబట్టి నేను మైనస్ 10A కి రావాలి అని కోరుకుంటే ఇప్పుడు నేను పంపుతున్న ఈ కరెంట్ ఖచ్చితంగా ఎక్ట్రిన్సిక్ ఫ్లక్స్ ని అపోజిట్ డైరెక్షన్ లో క్రియేట్ చేస్తుంది కానీ ఇది ఈ మాగ్నెటిక్ డొమైన్స్ పైన కొంత వర్క్ చేసి వాటిని రి అలైన్ చేయాలి కాబట్టి మీరు మాగ్నెటిక్ మూమెంట్ పైన వర్క్ చేసినప్పుడు తప్పనిసరిగా వాటిని వాటి ఇష్టానికి వ్యతిరేకంగా మూవ్ చేయాలి అంటే ఇక్కడ కరెంటు స్ట్రెంగ్త్ బిల్డ్ అవడానికి కొంత టైం పడుతుంది అలా బిల్డ్ అయిన తర్వాత అది అన్ని డొమైన్స్ యొక్క పొజిషన్స్ ని రివర్స్ లేదా పూర్తిగా రివర్స్ చేస్తుంది నేను మాగ్నెటైజషన్ క్యారెక్టర్స్టిక్స్ ని డ్రా చేస్తున్నపుడు జీరో నుండి ఎందుకు మొదలవుతుంది అని మీ క్లాస్మేట్లో ఒకరు అడిగారు దానికి కారణం ఇదే ఒకవేళ ఇది ఐరన్ యొక్క న్యూ శాంపిల్ అయితే ఏ డొమైన్స్ కూడా అలైన్ లేదా రి అలైన్ అయి ఉండవు అందుకే ఇది 0 నుండి ప్రారంభమైంది మరియు శాచ్యురేషన్ లెవెల్ ని చేరుతుంది ఆ తర్వాత నేను కరెంటుని తగ్గించడానికి ప్రయత్నం చేస్తే అవి నెమ్మదిగా వాటంతట అవే రి అలైన్ అవుతాయి కరెంటు జీరో గా ఉన్నప్పటికీ కూడా కొంత వరకు మాగ్నెటిక్ ఫ్లక్స్ మిగిలే ఉంటుంది కాబట్టి దీనిని రిమనెంట్ ఫ్లక్స్ అని పిలుస్తాము అదే ఇక్కడ మిగిలి ఉంటుంది కాబట్టి దీనిని రిమనెంట్ ఫ్లక్స్ అని పిలుస్తాము ఇది ఇంకొక వైపు శాచ్యురేషన్ ని రీచ్ అవుతుంది కరెంట్ ని మనము కావల్సినంత పెంచినప్పుడు మళ్ళీ ఇది మైనస్ 10 అంపియర్ నుండి ప్లస్10 అంపియర్ కి పెంచినపుడు అదే రకమైన మూవ్మెంట్ ని చూపిస్తుంది కాబట్టి ఫ్లక్స్ లో వేరియేషన్ ఎప్పుడూ కూడా కరెంట్ లో వేరియేషన్ తో కంపేర్ చేస్తే కొంత వెనకబడి ఉంటుంది ఇలా ఫ్లక్స్ లో వేరియేషన్ వెనుకబడి ఉంటుంది దీనిని ఐరన్ యొక్క హిస్టీరిసిస్ ప్రాపర్టీ అంటాము హిస్టెరిసిస్ అంటే వెనుకబడి ఉండటం కాబట్టి వాస్తవానికి కరెంటులోని వేరియేషన్ తో పోలిస్తే ఫ్లక్స్ లేదా ఫ్లక్స్ లోని వేరియేషన్ వెనుకబడి ఉంటుంది నేను ఐరన్ కోర్ చుట్టూ చుట్టబడిన కాయిల్కు ఇవ్వబడిన సైను సోయిడల్ ఎక్సైటేషన్ లేదా వేరే రకమైన AC ఎక్సైటేషన్ కలిగి ఉన్నప్పుడు ఇది తప్పనిసరిగా సైకిల్ తరువాత సైకిల్ గా జరుగుతుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన హిస్టెరిసిస్ ప్రాపర్టీ అనేక ఆల్టర్నేటింగ్ కరెంట్ మెషీన్లలో అవరోధంగా ఉంటుంది ఎందుకంటే ఇది మొదట లీనియారిటీని తొలగిస్తుంది ప్రారంభంలో కూడా ఫ్లక్స్ మరియు కరెంట్ లీనియర్ గా ఉన్నాయని నేను ఊహించడానికి ప్రయత్నిస్తే అది పనిచేయదు కాబట్టి లీనియారిటీ ప్రాపర్టీ పోతుంది ఇది నాన్ లీనియర్ ప్రవర్తనకు దారి తీస్తుంది ముఖ్యంగా నేను ఈ ట్రాన్స్ఫార్మర్ను మెజర్మెంట్ కోసం ఉపయోగించాలనుకున్నప్పుడు నా దగ్గర 1000 ఆంపియర్ల కరెంట్ ఉందని అనుకుందాము మీరు 10 ఆంపియర్లకు అనుగుణంగా మాత్రమే ఒక ఆమ్మీటర్ కలిగి ఉన్నారు అనుకుందాం నేను ఏమి చేస్తానంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ను ఉపయోగిస్తాను ఇది కరెంట్ను 1000 ఆంపియర్ నుండి 10 ఆంపియర్ కు తగ్గిస్తుంది నేను మెయిన్ వైండింగ్లో 10 ఆంపియర్లు వస్తున్నప్పుడు దీనిని ఊహించుకోలేను అది నిజంగా 10100 కాదు ఎందుకంటే నేను నిజంగా దానిపై ఆధారపడలేను ఎందుకంటే ఇది అన్ని సంభావ్యతలలో లీనియర్ ప్రవర్తన కాదు నా ట్రాన్స్ఫార్మర్ లేదా మరే ఇతర ఫెర్రో మాగ్నెటిక్ కోర్ లో జరుగుతున్న నాన్ లీనియర్ ప్రవర్తన కారణంగా నేను పెద్ద సమస్యను ఎదుర్కొంటాను కాబట్టి మనము దీనితో కొనసాగుదాము మరియు తరువాత నెమ్మదిగా ఇక్కడ నుండి ట్రాన్స్ఫార్మర్ల కి వెళ్దాము